హలో పునఃస్వాగతం కాబట్టి మైక్రోవేవ్ మిక్సర్లపై చివరి ఉపన్యాసంలో మనము మిక్సర్ ఫండమెంటల్స్ను అధ్యయనం చేసాము మనము ప్రాథమిక మిక్సర్ ఆపరేషన్ను కవర్ చేసాము మిక్సర్ యొక్క సింబల్ మరియు సర్క్యూట్ రిప్రజెంటేషన్ ఏమిటో చూశాము మరియు ప్రాథమికంగా మిక్సర్ ఆపరేషన్ లో మనము మిక్సర్ ఇన్పుట్లలో రెండు ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ ఇచ్చి ఉంటే మిక్సర్ సమ్ మరియు డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ అవుట్పుట్లను ఉత్పత్తి చేయాలి మరియు మిక్సర్ ఎంచుకున్న రకాన్ని బట్టి ఈ అవుట్పుట్లలో ఒకటి అప్ కన్వర్షన్ లేదా డౌన్ కన్వర్షన్ కావచ్చు మిక్సర్ ప్రాథమికంగా నాన్ లీనియారిటీని ఉపయోగించి అమలు చేయబడుతుంది అని మనము చూశాము మరియు మిక్సర్ అమలులో రెండు రకాలు ఉన్నాయి ఒకటి నాన్ లీనియర్ పరికరాన్ని మరియు మరొకటి టైమ్ వేరియంట్ సిస్టమ్ లీనియర్ టైమ్ వేరియంట్ సిస్టమ్ను ఉపయోగిస్తాయి మరియు మనము భౌతిక పరికరాలను ఉపయోగించి మిక్సర్ను అమలు చేస్తే మిక్సర్ అవుట్పుట్లో మనం చూసేది ఐడియల్మిక్సర్ అవుట్పుట్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది మరియు ఈ మిక్సర్ యొక్క నాన్ ఐడియాలిటీలు వివిధ మిక్సర్ పనితీరు కొలమానాలను ఉపయోగించి కొలుస్తారు అవి కన్వర్షన్ లాస్ లేదా గెయిన్ అప్పుడు మనకు పోర్ట్ టు పోర్ట్ ఐసోలేషన్ ఉంటుంది మనకు లీనియారిటీ నాయిస్ ఫిగర్ స్పూరియస్ రెస్పాన్స్ మరియు మొదలైనవి ఉన్నాయి కాబట్టి ఈ ఉపన్యాసంలో మనము ఏమి చేయబోతున్నాం మనము మిక్సర్ల కోసం ఉపయోగించే పరికరాలతో ప్రారంభించబోతున్నాము అవి డయోడ్లు మరియు ట్రాన్సిస్టర్లు ఈ పరికరాలు ప్రాథమికంగా మిక్సింగ్ చర్యను ఎలా అందిస్తాయో చూద్దాం ఆపై మనము వివిధ మిక్సర్ సర్క్యూట్లకు మారుస్తాము మనము సర్క్యూట్లను విశ్లేషిస్తాము మరియు ఈ సర్క్యూట్లు మిక్సింగ్ చర్యలను ఎలా ఉత్పత్తి చేస్తాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము మరియు మంచి పనితీరు గల మిక్సర్ లను అమలు చేయడానికి వాటిని ఎలా ఉపయోగించవచ్చో ప్రారంభిద్దాం కాబట్టి మనము వేర్వేరు మిక్సర్ సర్క్యూట్లను అధ్యయనం చేయబోతున్నాము అవి సింగిల్ ఎండెడ్ మిక్సర్లు సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్లు డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్లు సబ్ హార్మోనికల్లీ పుమ్పుడ్ మిక్సర్లు మరియు ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్లు మరియు ఈ సర్క్యూట్లకు వెళ్లేముందు మొదట మనం ఉపయోగించబోయే మిక్సర్ పరికరాలను అర్థం చేసుకుందాం మొదటిది డయోడ్ మిక్సింగ్ చర్యలో PN జంక్షన్ డయోడ్ ఎప్పుడూ ఉపయోగించబడదు PN జంక్షన్ డయోడ్లు చాలా ఎక్కువ రీకాంబినేషన్ క్యారియర్ లైఫ్ టైం ని కలిగివుంటాయి ఇది మిక్సర్లకు చాలా అవాంఛనీయమైనది ఎందుకంటే మిక్సర్లు చాలా వేగంగా స్విచ్ అవ్వాలి కాబట్టి డయోడ్లు చాలా వేగంగా స్విచ్ అవ్వాలి మరియు దాని కోసం మనాకు చాలా తక్కువ క్యారియర్ రీకాంబినేషన్ క్యారియర్ లైఫ్ టైం అవసరం ఇది షాట్కీ డయోడ్లచే ఇవ్వబడుతుంది ఇవి యూనిపోలార్ లేదా మెజారిటీ క్యారియర్ పరికరాలు కాబట్టి చాలా మిక్సర్లలో మనము షాట్కీ డయోడ్లను ఉపయోగిస్తాము మరియు మేము PN జంక్షన్ డయోడ్లను ఉపయోగించము కాబట్టి ఈ పద్ధతిలో మనకు డయోడ్ కనెక్ట్ చేయబడింది మరియు ఈ నాన్ లీనియర్ లేదా ఎక్స్పోనెన్షియల్ కర్వ్ ఇచ్చిన డయోడ్ IV క్యారక్టరిస్టిక్ మనకు తెలుసు మీరు ఇక్కడ చూసే బ్లాక్ డాట్ బయాసింగ్ పాయింట్ మొదట ఏమి జరుగుతుంది ఈ డయోడ్కు మేము మిక్సర్ ఇన్పుట్ పోర్ట్లలో ఒకటైన LO సిగ్నల్ను ఇస్తాము మేము LO సిగ్నల్ ని ఇస్తాము ఈసారి చాలా ఎక్కువ వ్యాప్తి లేదా అధిక విలువ కలిగిన టైమ్ వేరియింగ్ LO సిగ్నల్ను ప్రెజెంట్ చేస్తాము అది డయోడ్ యొక్క అవుట్పుట్ కరెంట్ను డ్రైవ్ చేస్తుంది ఇది ఈ పద్ధతిలో డయోడ్ జంక్షన్ వోల్టేజ్ను మార్చడం ద్వారా కరెంట్ను మాడ్యులేట్ చేస్తుంది కాబట్టి ఇన్కమింగ్ LO సిగ్నల్ ద్వారా కరెంట్ కనీస విలువ నుండి గరిష్ట విలువ కి చేరుతుంది మరియు కరెంట్ యొక్క ఈ మాడ్యులేషన్ వాస్తవానికి డయోడ్ యొక్క కండక్టేన్స్ మాడ్యులేషన్ కి దారితీస్తుంది ఎందుకంటే డయోడ్ కండక్టేన్స్ డయోడ్ వోల్టేజ్ కి సంబంధించి డయోడ్ కరెంట్ యొక్క పాక్షిక డెరివేటివ్ తప్ప మరొకటి కాదు మరియు VD విలువ LO సిగ్నల్ ద్వారా సమయము తో పాటు మార్చబడుతోంది మనకు టైం వేరియింగ్ డయోడ్ కండక్టేన్స్ లభిస్తుంది మరియు వేవ్ ఫాం ఇలా కనిపిస్తుంది కాబట్టి మనము టైం వేరియింగ్ డయోడ్ కండక్టేన్స్ వేవ్ ఫాం కలిగి ఉన్నాము అది ωLO ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది మిక్సింగ్ యొక్క ప్రాథమిక చర్య అధిక వ్యాప్తి కై సిగ్నల్ అయిన LO సిగ్నల్ డయోడ్ పారామితులలో ఒకటి టైం తో మారడానికి కారణమవుతుంది కాబట్టి మీకు టైం వేరియింగ్ కండక్టేన్స్ ఉంటుంది మరియు LO పౌనపున్యంలో వేరియేషన్ ఉంటుంది దీని తరువాత మేము LO సిగ్నల్ స్థాయితో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉన్న RF సిగ్నల్ను అనువర్తింపజేస్తాము మరియు RF సిగ్నల్ చాలా చిన్నది కనుక మనము డయోడ్ యొక్క స్మాల్ సిగ్నల్ మోడల్ను అనువర్తింపజేయవచ్చు మరియు ఈ మోడల్ టైం వేరియింగ్ కెపాసిటెన్స్ను కలిగి ఉంటుంది ఇది జంక్షన్ కెపాసిటెన్స్ టైం వేరియింగ్ కండక్టేన్స్ మరియు సిరీస్ రెసిస్టెన్స్ Rలు ఇవి డయోడ్ లోపల నష్టాలకు కారణమవుతుంది కాబట్టి టైం వేరియింగ్ కండక్టేన్స్ డయోడ్ అంతటా వర్తించే LO వేవ్ రూపం కారణంగా సంభవిస్తుంది అని మనము అర్థం చేసుకున్నాము మరియు ఈ వేవ్ ఫాం వాస్తవానికి డయోడ్ కెపాసిటెన్స్ను కూడా మాడ్యులేట్ చేస్తుంది కానీ మిక్సింగ్ చర్యలో డామినేటింగ్ ఎఫెక్ట్ కండక్టేన్స్ మూలముగా ఉంటుంది కాబట్టి మనము కండక్టేన్స్ పై మాత్రమే దృష్టిని కేంద్రీకరించాము ఇప్పుడు ఇది చాలా సులభం IF అవుట్పుట్ ఇన్పుట్ వోల్టేజ్లోకి కండక్టేన్స్ గా ఇవ్వబడుతుంది కాబట్టి ప్రస్తుతము ప్రాథమికంగా వోల్టేజ్లోకి కండక్టేన్స్ కాబట్టి IF కరెంట్ ని ఉత్పత్తి చేయడానికి vRF ని g తో గుణించాలి మరియు ప్రాథమికంగా ఇదే మనకు కావలసినది మనకు రెండు సంకేతాలు ఒకదానితో ఒకటి గుణించాలి మరియు ఈ రెండు సంకేతాలు వేర్వేరు పౌనఃపున్యాల వద్ద ఉన్నాయి కాబట్టి ఒకటి vRF ωRF ఫ్రీక్వెన్సీ వద్ద ఉంది g యొక్క ప్రాథమిక పౌనఃపున్యం ωLO కలిగి ఉంది అందువల్ల మనము ఈ రెండు సంకేతాలను అవుట్పుట్ లేదా IF పోర్ట్ వద్ద గుణించినప్పుడు నేను పౌనఃపున్యాల డిఫరెన్స్ మరియు సమ్ ని పొందాలి ఇప్పుడు ఈ వేవ్ ఫాం ప్యూర్ సైన్యుసాయిడ్ కాదు అది ωLO తో పాటు కొన్ని అదనపు పౌనఃపున్యాలను కలిగి ఉంటుంది కనుక అందువల్ల మీరు అవుట్పుట్లో కొంత స్పూరియస్ రెస్పాన్స్ ని ఆశిస్తారు ఇది ఫిల్టర్ చేయబడాలి డయోడ్ మిక్సింగ్ చర్యను ఎలా ఉత్పత్తి చేయగలగటానికి ఇది ప్రాథమికమైనది మరియు డయోడ్ సిగ్నల్ యాంప్లిఫికేషన్ ని అందించలేదు అందువలన డయోడ్లు ప్రధానంగా పాసివ్ మిక్సర్లలో మాత్రమే ఉపయోగించబడతాయి కాబట్టి సిగ్నల్ యాంప్లిఫికేషన్ను అందిస్తాయో లేదో బట్టి రెండు రకాల మిక్సర్లు ఉన్నాయి అవి ఒకటి పాసివ్ మిక్సర్ మరొకటి యాక్టివ్ మిక్సర్ కాబట్టి మనము డయోడ్లను ఉపయోగిస్తే మిక్సర్ పాసివ్ రకంగా ఉంటుంది ఫెట్ లేదా ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ మిక్సింగ్ కోసం ఉపయోగించే మరొక రకమైన పరికరం దీని విశ్లేషణ డయోడ్ ని పోలి ఉంటుంది కాబట్టి మనకు ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ యొక్క గేట్ డ్రెయిన్ మరియు సోర్స్ టెర్మినల్స్ ఉన్నాయి ఇన్పుట్ సిగ్నల్ గేట్ మరియు సోర్స్ అంతటా వర్తించబడుతుంది మరియు డ్రెయిన్ కరెంట్ అవుట్పుట్ గా తీసుకుంటారు మరియు ID డ్రెయిన్ కరెంట్ మరియు VGS గేట్ మరియు సోర్స్ ల మధ్య వోల్టేజ్ వ్యత్యాసాల మధ్య సంబంధం ఎక్స్పోనెన్షియల్ గా మారుతుంది అని మనకు తెలుసు కానీ ఇది స్క్వేర్ లా పరికరం ఇది మూడవ ఆర్డర్ టర్మ్ ని కలిగి ఉండదు అదే మేము VGS పోర్ట్ వద్ద LO సిగ్నల్ను అనువర్తింపజేస్తాము ఈ LO సిగ్నల్ డ్రెయిన్ కరెంట్ ని కనిష్ట విలువ నుండి గరిష్ట విలువకు మాడ్యులేట్ చేస్తుంది మరియు FET యొక్క ట్రాన్స్కండక్టెన్స్ ఈ ఎక్ష్ప్రెషన్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఈ LO సిగ్నల్ కారణంగా గేట్ మరియు సోర్స్ మధ్య వోల్టేజ్ వ్యత్యాసానికి సంబంధించి డ్రెయిన్ కరెంట్ యొక్క పార్షియల్ డెరివేటివ్ కూడా మాడ్యులేట్ చేయబడింది మరియు మాడ్యులేటెడ్ వేవ్ రూపం ఇలా ఉంటుంది కాబట్టి ఇది టైం వెరీయింగ్ ట్రాన్స్కండక్టెన్స్ మిక్సింగ్కు కారణమయ్యే ప్రాథమిక అంశం మరియు ఈ వైవిధ్యం ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ωLO వద్ద ఉంది ఇది LO ఫ్రీక్వెన్సీ వలె ఉంటుంది ఈ సందర్భంలో మనము మిక్సర్ లేదా FET వద్ద ఇన్పుట్ ఇస్తున్నాము దీని తరువాత మేము ఒక చిన్న RF సిగ్నల్ ను అనువర్తింపజేస్తాము మరియు LO సిగ్నల్తో పోలిస్తే సిగ్నల్ స్థాయి చాలా తక్కువగా ఉంటుంది మనము FET యొక్క స్మాల్ సిగ్నల్ మోడల్ను అనువర్తింపజేయవచ్చు ఇది డయోడ్ మోడల్తో పోలిస్తే చాలా బాగుంటుంది కాబట్టిమనకు Rg Rd Rs ఉన్నాయి మూడు పోర్టులలో రెసిస్టెన్స్ ఉన్నందున మనకు Cgd Cgs మరియు Rds కూడా ఉన్నాయి ఇవి కూడా టైం వేరియింగ్ గా ఉంటాయి కాబట్టి ఈ స్మాల్ సిగ్నల్ పారామితులలో టైం డిఫరెన్స్ ఇన్ కమింగ్ LO సిగ్నల్ వల్ల కూడా సంభవిస్తుంది మరియు వీటన్నిటిలో అత్యంత ఆధిపత్యం ఈ gm vgs లోకి లేదా gm ఇది ట్రాన్స్కండక్టెన్స్ అందువల్ల డ్రెయిన్ కరెంట్ వాస్తవానికి LO సిగ్నల్ ద్వారా మాడ్యులేట్ చేయబడుతుంది కాబట్టి డ్రెయిన్ కరెంట్ ఇప్పుడు ట్రాన్స్కండక్టెన్స్ ద్వారా ఇన్పుట్ వోల్టేజ్లోకి ఇవ్వబడుతుంది ఇది vgs కాబట్టి ఇప్పుడు మనము స్మాల్ సిగ్నల్ మోడళ్లను పరిశీలిస్తున్నాము కాబట్టి vgs RF ఫ్రీక్వెన్సీని మాత్రమే కలిగి ఉంటుంది gm యొక్క ప్రాథమిక ఫ్రీక్వెన్సీ ωLO అని మనకు తెలుసు మరియు అవుట్పుట్ కరెంట్ ఎందుకంటే మేము ఈ రెండు సంకేతాలను గుణిస్తున్నాము ఈ రెండు ఫ్రీక్వెన్సీల యొక్క డిఫరెన్స్ మరియు సమ్ ని కలిగి ఉండాలి ఇది కావలసిన మిక్సింగ్ చర్య ట్రాన్స్కండక్టెన్స్ పరి పూర్ణ సైనూసోయిడల్ కాదు మనము ఇతర ఫ్రీక్వెన్సీ నిబంధనలను కలిగి ఉంటాము మరియు మీకు ID లో ఇతర ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్ లు కూడా ఉంటాయి వీటిని తగిన ఫిల్టరింగ్ చర్యను ఉపయోగించి ఫిల్టర్ చేయాలి కాబట్టి ప్రాథమికంగా ఒక FET పరికరం మిక్సింగ్ చర్యను ఇలా ఉత్పత్తి చేస్తుంది మరియు FET లేదా ట్రాన్సిస్టర్ కారణంగా సిగ్నల్ యామ్ప్లిఫికేషన్ ని అందిస్తుంది పాసివ్ మరియు యాక్టివ్ మిక్సర్లను అమలు చేయడానికి FET ను ఉపయోగించవచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం మరియు అన్ని యాక్టివ్ మిక్సర్లు వాస్తవానికి ప్రస్తుత రోజుల్లో MOSFET లు లేదా BJT లను ఉపయోగించి అమలు చేయబడతాయి కాబట్టి డయోడ్ మరియు FET మిక్సింగ్ చర్యను ఎలా అందిస్తాయో ఇప్పుడు మనకు తెలుసు ఇప్పుడు పూర్తి మిక్సర్ సర్క్యూట్ లను ఇవ్వడానికి ఈ భాగాలు ఎలా జోడించబడుతున్నాయో చూద్దాం ఒక సాధారణ కేసు యొక్క సరళమైన రూపాన్ని తీసుకుందాం ఇది డయోడ్ ఉపయోగించి రూపొందించబడ్డ సింగిల్ డివైస్ మిక్సర్ లేదా సింగిల్ ఎండ్ మిక్సర్ మొదట ఇక్కడ సర్క్యూట్ను విశ్లేషిద్దాం కాబట్టి నాకు ఇక్కడ డయోడ్ ఉంది ఇది మిక్సింగ్కు కారణమవుతుంది ఇది DC సిగ్నల్ ఇన్పుట్ మరియు అవుట్పుట్ హై ఫ్రీక్వెన్సీ పోర్టులలోకి రాకుండా ఉండటానికి RF చోక్ మరియు DC బయాస్ ఉపయోగించి బయాస్ తో ఉంటుంది మనకు ఈ DC బ్లాక్ కెపాసిటర్లు ఉన్నాయి డయోడ్ యొక్క ఇన్పుట్ వద్ద RF మరియు LO సిగ్నల్ అందించబడతాయి మరియు అవసరమైన ఐసోలేషన్ ని అందించడానికి అవి డిప్లెక్సింగ్ కప్లర్ ఉపయోగించి వేరు చేయబడతాయి అవుట్పుట్ వద్ద లో పాస్ లేదా బ్యాండ్ పాస్ ను ఫిల్టర్ చేసిన తరువాత IF తీసుకోబడుతుంది కాబట్టి ఆపరేషన్ చాలా సులభం మనకు vi డయోడ్ ఇన్పుట్ వద్ద ఇన్పుట్ వోల్టేజ్ RF మరియు LO వోల్టేజ్ సమ్ ఇవి ωRF మరియు ωLO ఫ్రీక్వెన్సీల వద్ద వేరియింగ్ సైనసోయిడ్ తప్ప మరేమీ కాదు మరియు నాన్ లీనియర్ ఈక్వేషన్ డయోడ్ యొక్క టేలర్ సిరీస్ ఎక్ష్పాన్షన్ ని ఉపయోగించి IF కరెంట్ DC భాగం లీనియర్ డిపెండెన్సీ స్క్వేర్ క్యూబిక్ టర్మ్స్ మరియు మొదలైనవి కలిగి ఉంటుందని మనకు తెలుసు కాబట్టి నేను ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ని సరళీకృతం చేస్తే IF కరెంట్ అవుట్పుట్ డిఫరెన్స్ ఫ్రీక్వెన్సీ వద్ద ఈ వ్యాప్తి ని కలిగి ఉంటుంది ఈ విధంగా మిక్సర్ యొక్క కన్వర్షన్ లాస్ IF పోర్ట్ వద్ద వోల్టేజ్ తప్ప మరొకటి కాదు RF పోర్ట్ వద్ద వోల్టేజ్ గా ఇది ఇవ్వబడుతుంది b ARF ALO × RL ఇది కరెంట్ పార్ట్ లోడ్ రెసిస్టర్ అంతటా తీసుకోబడింది మరియు ARF అనేది ఇన్పుట్ సిగ్నల్ వ్యాప్తి కాబట్టి మనము నిష్పత్తిని తీసుకుంటే వాస్తవానికి కన్వర్షన్ లాస్ ALO పై ఆధారపడి ఉంటుందని మనము చూస్తాము ఇది LO సిగ్నల్ యాంప్లిట్యూడ్ స్థాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి కన్వర్షన్ లాస్ వాస్తవానికి LO శక్తి స్థాయిపై ఆధారపడి ఉంటుంది అదే విధంగా ఇది డయోడ్ పారామితులపై ఆధారపడి ఉంటుంది కానీ LO శక్తి స్థాయి ఆధారపడటం చాలా క్లిష్టమైనది LO శక్తి ని ఉత్తమంగా ఎంచుకుంటే మీరు మంచి పనితీరును పొందవచ్చు లేదా కన్వర్షన్ లాస్ ఉంటుంది ఈ సందర్భంలో పోర్ట్ టు పోర్ట్ ఐసోలేషన్ ఈ కప్లర్ మీద ఆధారపడి ఉంటుంది మరియు IF పోర్ట్ కోసం ఈ లో పాస్ ఫిల్టర్ ఎంత మంచి ఫిల్టరింగ్ ని అందిస్తుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది నాయిస్ ఫిగర్ మరియు ఇంటర్మోడ్యులేషన్ రెస్పాన్స్ వాస్తవానికి డయోడ్ లక్షణాలపై ఆధారపడి ఉంటుంది ఇవి ఈ డయోడ్లకు స్వాభావికమైనవి కాబట్టి నాయిస్ ఫిగర్ మరియు ఇంటర్మోడ్యులేషన్ రెస్పాన్స్ పొందడానికి డయోడ్ ల ఎంపిక కీలక పాత్ర పోషిస్తుంది డయోడ్ మిక్సర్ సింగిల్ పరికరం యొక్క సాధారణ సర్క్యూట్ ఇది మరియు అటువంటి సింగిల్ డివైస్ మిక్సర్లను FET పరికరాలు లేదా ట్రాన్సిస్టర్లను ఉపయోగించి కూడా అమలు చేయవచ్చు కాబట్టి BJT మరియు డయోడ్ లపై FET లు కలిగి ఉన్న ప్రధాన ప్రయోజనం ఇవి స్క్వేర్ లా పరికరాలు కాబట్టి అవి అవుట్పుట్ కరెంట్ ఎక్స్ప్రెషన్లో ఏ విధమైన క్యూబిక్ పదాన్ని కలిగి ఉండవు కాబట్టి అవి మంచి లీనియారిటీ ని కలిగి ఉంటాయి FET ఉపయోగించి సాధారణ సర్క్యూట్ను పరిశీలిద్దాం మనకు గేట్ వద్ద ఒక RF సిగ్నల్ ఉంది సోర్స్ టెర్మినల్ వద్ద LO సిగ్నల్ వర్తించబడుతుంది మరియు అవుట్పుట్ డ్రెయిన్ వద్ద తీసుకోబడుతుంది ఇప్పుడు ప్రయోజనాలు ఒక FET కావడం ఇది కన్వర్షన్ గెయిన్ ను అందించగలదు మరియు FET యొక్క రెండు వేర్వేరు పోర్టులలో RF మరియు LO వర్తించబడినందున మనము ఇప్పుడే అధ్యయనం చేసిన సింగిల్ డయోడ్ మిక్సర్లతో పోలిస్తే మీకు RF LO కు మంచి LO ఉంది FET లను ఉపయోగించి మిక్సర్ను అమలు చేయడానికి డ్యూయల్ గేట్ MOS ఉపయోగించబడితే RF ఐసోలేషన్కు మెరుగైన లేదా మెరుగైన LO సాధించవచ్చు కాబట్టి ఈ సందర్భంలో మనకు డ్యూయల్ గేట్ MOSFET ఉంది మరియు LO సిగ్నల్ ఒక గేటుకు ఇవ్వబడుతుంది మరియు RF సిగ్నల్ ఇతర గేట్ టెర్మినల్కు ఇవ్వబడుతుంది అవుట్పుట్ డ్రెయిన్ వద్ద తీసుకోబడింది మరియు మీరు ఇక్కడ సర్క్యూట్ ని స్టెబిలైజ్ చేస్తున్నారు కాబట్టి FET మిక్సర్ల యొక్క ప్రయోజనం ఏమిటంటే అవి గెయిన్ లను అందించగలవు అవి RF ఐసోలేషన్కు మెరుగైన LO ను అందించగలవు మరియు అవి మంచి లీనియారిటీ ని కలిగి ఉంటాయి ముందుకు వెళుతున్నప్పుడు మనము బ్యాలెన్స్డ్ మిక్సర్లు మరియు ఇతర రకాల మిక్సర్ సర్క్యూట్ల గురించి చర్చించబోతున్నాము మరియు సర్క్యూట్ ప్రవర్తనను అర్థం చేసుకోవడానికి లేదా సర్క్యూట్ను విశ్లేషించడానికి మనము ఫార్వర్డ్ బయాసుడ్ డయోడ్లను ఉపయోగిస్తాము మరియు మనము కొన్ని సవరణలతో FET లను ఉపయోగించి ఇలాంటి సర్క్యూట్లను అమలు చేయవచ్చు సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ అయిన మిక్సర్ యొక్క తదుపరి రకాన్ని అర్థం చేసుకుందాం బ్యాలెన్సింగ్ చర్య యొక్క ఉద్దేశ్యం ఇన్పుట్ సిగ్నల్ లేదా LO సిగ్నల్ అవుట్పుట్లో కనిపించకుండా తొలగించడం ఇది ఎలా సాధించబడుతుందో చూద్దాం కాబట్టి ఒకే బ్యాలెన్స్డ్ మిక్సర్ కోసం ఇది సాధారణ సర్క్యూట్ కాబట్టి ఇది 1 2 ట్రాన్స్ఫార్మర్కు అందించిన RF ఇన్పుట్ సిగ్నల్ మరియు మనకు ఇలాంటి డయోడ్ అమరిక ఉంది కాబట్టి ఈ అమరిక చాలా ముఖ్యం మీకు డయోడ్ల యొక్క ఆర్బిటరీ అమరిక ఉండకూడదు మరియు ఇప్పటికీ బ్యాలెన్సింగ్ సాధించవచ్చు కాబట్టి మీకు ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ ఉంటే నేను ఈ డయోడ్ ఓరియంటేషణ్ ని కలిగి ఉండాలి కాబట్టి నాకు ఈ రెండు డయోడ్లు ఉన్నాయి ఇవి సమాంతర వ్యతిరేక పద్ధతిలో అనుసంధానించబడి ఉన్నాయి ట్రాన్స్ఫార్మర్ యొక్క సెంటర్ ట్యాప్ వద్ద LO సిగ్నల్ ఇవ్వబడుతుంది మరియు IF సిగ్నల్ ఒక లోడ్ వద్ద తీసుకోబడుతుంది ఇప్పుడు సర్క్యూట్ విశ్లేషణకు వెళ్ళే ముందు ముఖ్యమైన విషయం LO సిగ్నల్ ఎల్లప్పుడూ RF సిగ్నల్ కంటే చాలా ఎక్కువగా ఉండాలి మీరు గమనిస్తే RF సిగ్నల్ వాస్తవానికి ఈ రెండు డయోడ్ల దశ నుండి అందించబడుతుంది కాబట్టి ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీలో మీకు RF ప్లస్ మైనస్ మరియు ప్లస్ మైనస్ గా ఉంటుంది కాబట్టి ఈ RF సంకేతాలు రెండూ ఈ డయోడ్లలో దశలవారీగా కనిపిస్తాయి మరియు అందువల్ల RF ప్రవాహాలు వాస్తవానికి ఈ డయోడ్ల మధ్య తిరుగుతాయి మరియు దీనిని బ్యాలెన్సింగ్ చర్య అని మనము పిలుస్తాము మరియు RF ప్రవాహాలు అవుట్పుట్లో కనిపించవు మనము దీనిని మరింత వివరంగా అధ్యయనం చేద్దాము సెంటర్ ట్యాప్ ఐడియల్ అని అనుకోండి మరియు ఆ సందర్భంలో ఈ సర్క్యూట్ ఈ విధముగా తగ్గించవచ్చు కాబట్టి మనకు vLO ఉంది ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వద్ద vRF ఉన్నది ఈ రెండు డయోడ్లు మరియు అవుట్పుట్ వోల్టేజ్ ఉంది ఇప్పుడు ఒకవేళ vLO 0 కంటే ఎక్కువ అయితే డయోడ్ D1 ఆన్ అవుతుంది మరియు మనకు vLO vRF మరియు vIF కి పాత్ లభిస్తాయి కాబట్టి vIF vLO మరియు vRF ల యొక్క సమ్ తప్ప మరొకటి కాదు VLO విలువ 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు మనకు D2 ఆన్ అవుతుంది D1 ఆఫ్ అవుతుంది కాబట్టి vLO vRF మరియు IF సిగ్నల్ ద్వారా మార్గం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో vIF vLO vRFగా ఇవ్వబదుతుంది గణితశాస్త్రపరంగా నేను ఈ రూపంలో వ్రాయగలను కాబట్టి vIF ఇది అవుట్పుట్ వోల్టేజ్ vLO vRF p కి సమానం ఇప్పుడు ఈ p స్క్వేర్ వేవ్ తప్ప మరొకటి కాదు ఇది ప్లస్ 1 నుండి 1 వరకు ఉంటుంది మరియు ఈ పరివర్తన జరిగే పౌనఃపున్యం LO తప్ప మరొకటి కాదు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ vLO vRF p తప్ప మరొకటి కాదు p ఇలా ఇవ్వబడింది LO ఫ్రీక్వెన్సీ లేదా లోకల్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీకి సమానమైన ఫ్రీక్వెన్సీతో 1 మరియు 1 మధ్య దాని స్క్వేర్ వేవ్ పరివర్తన ఉంటుంది ఇప్పుడు p యొక్క ఫోరియర్ విశ్లేషణ మనకు తెలుసు ఇది స్క్వేర్ వేవ్ కాబట్టి ఇది ప్రాథమిక పౌనఃపున్యం గా ωLO ను కలిగి ఉంటుంది అలాగే ఇవన్నీ బేసి హార్మోనిక్స్ P యొక్క ఎక్ష్ప్రెషన్ ను ప్రతిక్షేపించటం ద్వారా మీరు ఈ సమీకరణాన్ని సరళీకృతం చేస్తే మనకు లభించేది ఇదే కాబట్టి vIF తుది అవుట్పుట్ ωLO టర్మ్ ని కలిగి ఉంటుంది ఇది LO సిగ్నల్ ఇది మిక్సింగ్ నిబంధనలను కూడా కలిగి ఉంది అవి ఇక్కడ ఇవ్వబడ్డాయి కాబట్టి n 0 అయినప్పుడు మీరు గమినించినట్లైతే మనకు ωLO ωRF లభిస్తుంది మరియు మనకు ωLO ωRF లభిస్తుంది ఇవే మనకు కావలసిన మిక్సింగ్ అవుట్పుట్లు అయినప్పటికీ మనము ఇతర మిక్సింగ్ పదాలను కూడా పొందుతాము ఇవి ప్రాథమికంగా LO యొక్క బేసి హార్మోనిక్లను RF ఫ్రీక్వెన్సీతో కలపడం అవుతుంది కాబట్టి అవుట్పుట్ వద్ద మనకు కేవలం LO సిగ్నల్ ఉంది మాకు RF సిగ్నల్ లేదు మరియు RF సిగ్నల్ సమతుల్యమైందని మేము చెప్తాము కాని మనకు వివిధ నకిలీ సిగ్నల్స్ కూడా లభిస్తాయి ఇవి LO యొక్క బేసి హార్మోనిక్స్ చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి ఒక బాలెన్సుడ్ మిక్సర్ ప్రాథమికంగా పనిచేస్తుంది తరువాత మేము ప్రాక్టికల్ సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ సర్క్యూట్ను చూస్తాము మరియు బ్యాలెన్సింగ్ చర్యకు మనము మళ్ళీ ప్రాధాన్యత ఇస్తాము కాబట్టి ఇది 180° ఉపయోగించే సర్క్యూట్ హైబ్రిడ్ కప్లర్ మరియు డయోడ్ అమరికను మళ్ళీ డయోడ్ అమరిక యాంటీ పారలల్ గా ఉంటుంది మరియు తగిన లో పాస్ లేదా బ్యాండ్ పాస్ ఫిల్టరింగ్ తర్వాత IF సిగ్నల్ తీసుకోబడుతుంది కాబట్టి RF సిగ్నల్ ఈ హైబ్రిడ్ కప్లర్ యొక్క 180° లతో సమ్ పోర్ట్ వద్ద అనువర్తించబడుతుంది ఈ హైబ్రిడ్ కప్లర్ ఒక ర్యాట్ రేసు వంటి దానిని ఉపయోగించి అమలుచేయబడుతుంది అని ఇక్కడ చూపబడింది కాబట్టి మనకు 1 2 3 4 పోర్టులు ఉన్నాయి 1 3 మరియు 2 4 ఒకదానికొకటి వేరుచేయబద్దాయని మనకు తెలుసు ఈ సందర్భంలో 2 సమ్ పోర్ట్ 4 ఇక్కడ డెల్టా పోర్ట్ ఇవి ఇక్కడ సూచించబడ్డాయి కాబట్టి ఇది RF సిగ్నల్ వర్తించే భాగం మరియు ఇది LO సిగ్నల్ వర్తించే భాగం ఇప్పుడు బ్యాలెన్సింగ్ చర్య ని మళ్ళీ గుర్తుంచుకోండి ఇన్పుట్ సిగ్నల్ ఒకటి వాస్తవానికి బ్యాలెనన్స్ అయింది సిగ్నల్ కారణంగా IF కరెంట్ ఇక్కడ చుట్టూతా తిరుగుతుంది మరియు ఇది అవుట్పుట్లో కనిపించదు కాబట్టి ఈ సందర్భంలో మీరు గమనిస్తే IF కరెంట్ i1 i2 గా ఇవ్వబడుతుంది మీరు చూస్తే RF సిగ్నల్ దశ ఒకటి మరియు మూడు పోర్టులకు వర్తించబడుతుంది ఇక్కడ డయోడ్లు అనుసంధానించబడి ఉంటాయి కాబట్టి రెండు డయోడ్ల కోసం RF సిగ్నల్ ఫేజ్ లో అనువర్తించబడుతుంది కాబట్టి RF సిగ్నల్ కారణంగా అవుట్పుట్ వద్ద ఉత్పత్తి చేయబడిన IF కరెంట్ కూడా ఫేజ్ లో ఉన్నది ఇప్పుడు LO సిగ్నల్ కోసం నేను డెల్టా పోర్ట్ వద్ద పోర్ట్ ఒకటి మరియు మూడు వద్ద LO ఇన్పుట్ ని అనువర్తింపజేస్తే ఇక్కడ చూస్తే LO సిగ్నల్ అవుట్ ఆఫ్ ఫేజ్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు డయోడ్ల కోసం LO సిగ్నల్ అవుట్ ఆఫ్ ఫేజ్ గా కనిపిస్తుంది కాబట్టి LO సిగ్నల్ కారణంగా ఉత్పత్తి అయ్యే IF ప్రవాహాలు కూడా ఫేజ్ లో లేవు మరియు అవి అన్ బ్యాలెన్సుడ్ గా ఉంటాయి కాబట్టి ఈ సర్క్యూట్ విశ్లేషణలో మరొక ముఖ్యమైన పరిశీలన ఏమిటంటే m మరియు n రెండింటినీ కలిగి ఉన్న అన్ని m n స్పూరియస్ రెస్పాన్స్ లు మరియు సరి సంఖ్యలు తొలగించబడతాయి ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి మనకు తక్కువ స్పూరియస్ రెస్పాన్స్ ఉంటుంది 2 1 టర్మ్ ల రెస్పాన్స్ తొలగించబడుతుంది కానీ 1 2 సరికాదు కాబట్టి ఇది సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్లు మీరు ఇన్పుట్ సిగ్నల్స్లో ఒక దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలనే ఆలోచన ఉంది మరియు మీరు దాన్ని అవుట్పుట్లో కనిపించకుండా నిరోధించారు మనం డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ల ను తరువాత చూస్తాము ఇక్కడ ఆలోచన LO లేదా ఇన్పుట్ కాదు ఇది RF వాస్తవానికి మిక్సర్ అవుట్పుట్లో కనిపిస్తుంది కాబట్టి రెండు డయోడ్ల కోసం సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ల విషయంలో సరళమైనది ఏమిటంటే సిగ్నల్లో ఒకటి ఫేజ్ నుండి అనువర్తించబడుతుంది మనకు ఇక్కడ నాలుగు డయోడ్ లతో అమరిక ఉంది మరియు ఒక డయోడ్ జత కోసం RF సిగ్నల్ ఫేజ్అవుట్ అఫ్ ఫేజ్ తో అనువర్తించబడుతుంది మరొక డయోడ్ జత కోసం LO సిగ్నల్ అవుట్ అఫ్ ఫేజ్ తో అనువర్తించబడుతుంది మరియు బ్యాలెన్సింగ్ చర్య ఈ విధంగా చేయబడుతుంది మనము ఈ ఆపరేషన్ గురించి సవివరంగా అధ్యయనం చేస్తాము VLO విలువ 0 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు D2 మరియు D3 ఆన్ లో ఉంటాయి మరియు vLO విలువ 0 కన్నా తక్కువ ఉన్నప్పుడు D1 మరియు D4 ఆన్ లో ఉంటాయి కాబట్టి ఈ రెండు కేసులను తీసుకొని మరింత విశ్లేషించండి కాబట్టి మనకు మొదటి కేసు ఉంది vLO విలువ0 కన్నా ఎక్కువ అయితే D2 మరియు D3 మాత్రమే కండక్ట్ అవుతాయి కాబట్టి సర్క్యూట్ ఈ విధముగా సరళీకృతం అవుతుంది డయోడ్లు ఈక్వివలెంట్ రెసిస్టర్ rd ద్వారా భర్తీ చేయబడతాయి మరియు మీరు దీని క్రమాన్ని మార్చినట్లయితే మనము దీనికి సమానమైన సర్క్యూట్ను పొందుతాము గమనించండి vIF ఇది కావలసిన అవుట్పుట్ వోల్టేజ్ విలువ RL మరియు దాని ద్వారా ప్రవహించే కరెంట్ యొక్క ప్రాడక్ట్ కాబట్టి ఈ లోడ్ రెసిస్టర్లో ప్రవహించే ప్రభావవంతమైన కరెంట్ ఏమిటో నిర్ణయించడం మన పని కాబట్టి మనకు మొదటి లూప్లో ప్రవహించే లూప్ కరెంట్ i1 ఉంది i2 రెండవ లూప్లోప్రవహిస్తుంది మరియు మీరు గణితాన్ని ఉపయోగించి vRF కోసం పరిష్కరిస్తే రెండు మెష్ ల కోసం మనకు కాబట్టి vIF ఏమీ కాదు కానీ ఉన్నప్పుడు మొదటి కేసు కోసం గుర్తును గమనించండి vLO 0 కన్నా ఎక్కువ నాకు ఒక మైనస్ సైన్ లభిస్తుంది vLO విలువ 0 కన్నా తక్కువగా ఉన్నప్పుడు D1 మరియు D4 కండక్ట్ అవుతాయి మనము ఇలాంటి విశ్లేషణ చేస్తే మరియు మనకు ఏమి లభిస్తుంది అంటే కాబట్టి సైన్ లో మార్పు ఉంది మునుపటి విశ్లేషణలో మనం చూసినట్లుగా అవుట్పుట్ వోల్టేజ్ ఈ పదం vRF p ద్వారా ఇవ్వబడుతుంది ఇక్కడ p అనేది ప్రాధమిక ఫ్రీక్వెన్సీ ωLO కి సమానమైన స్క్వేర్ వేవ్ తప్ప మరొకటి కాదు దాని విలువ 1 నుండి 1 వరకు ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ అవుట్పుట్ సమీకరణం ని గమినించినట్లైతే ఇందులో ఇన్పుట్ సిగ్నల్స్ ఏవీ లేవు ωRF ఫ్రీక్వెన్సీతో సిగ్నల్ ఉండదు ωLO ఫ్రీక్వెన్సీతో కూడిన సిగ్నల్ కూడా ఉండదు అయినప్పటికీ ఈ ఎక్ష్ప్రెషన్ ని n0 సందర్భంలో మీరు గమనించినట్లయితే మీకు కావలసిన మిక్సింగ్ లభిస్తుంది కానీ n విలువ 0 కి సమానం కానప్పుడు మీకు ఇతర స్పూరియస్ మిక్సింగ్ అవుట్ పుట్ లు వస్తాయి అవి LO ఫ్రీక్వెన్సీ యొక్క బేసి హార్మోనిక్స్ వద్ద కేంద్రీకృతమై ఉన్నాయి కాబట్టి డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్ ఈ విధంగా పనిచేస్తుంది ఇది ఇన్పుట్ RF సిగ్నల్తో పాటు LO సిగ్నల్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది మరియు మిక్సర్ అవుట్పుట్లో కనిపించకుండా చేస్తుంది కాబట్టి బ్యాలెన్సుడ్ మిక్సర్ల విషయంలో మనకు మంచి స్పూరియస్ రేజేక్షన్ ఉంది తదుపరి రకమైన మిక్సర్ సబ్ హర్మోనికల్లీ పంప్ చేయబడిన మిక్సర్ అధిక పౌనఃపున్య LO ను ఉత్పత్తి చేయలేనప్పుడు ఈ మిక్సర్ ప్రధానంగా ఉపయోగించబడుతుంది కాబట్టి మిల్లీమీటర్ వేవ్ మిక్సర్ల వంటి అనువర్తనాల కోసం మంచి స్థిరత్వంతో కావలసిన శక్తి స్థాయి లో లోకల్ ఆసిలేటర్ సిగ్నల్ను ఉత్పత్తి చేయడం చాలా కష్టం ఇది అధిక మరియు సహేతుకమైన ఖర్చు తో కూడుకున్నది కాబట్టి ఇది సబ్ హర్మోనికల్లీ పంప్ చేయబడిన మిక్సర్ కోసం ఉపయోగించే సర్క్యూట్ మనకు ωRF ωLO2 ఉంది కాబట్టి ωLO కలిగి ఉండటానికి బదులుగా మనకు సిగ్నల్ ఫ్రీక్వెన్సీ ఉంది ఇది కావలసిన ఫ్రీక్వెన్సీలో సగం మరియు ఇది ఒమేగా IF ఇది అవుట్పుట్ మీరు ఇక్కడ చూడగలిగినట్లుగా డయోడ్ల యొక్క సమాంతర వ్యతిరేక అమరిక ఇది దీని యొక్క సమస్య మరియు మనం చూడగలిగినట్లుగా మనము సగం LO ఫ్రీక్వెన్సీని సరఫరా చేస్తున్నప్పటికీ ఈ డయోడ్ అమరిక కావలసిన ωRF మరియు ωLO మిక్సింగ్ను ఇస్తుంది కాబట్టి ఇటువంటి సంకేతాలను ఫిల్టర్ చేయడానికి అవసరమైన ఫిల్టర్లు మన వద్ద ఉన్నాయి ఈ యాంటీ పారలల్ డయోడ్ అమరిక ఫ్రీక్వెన్సీ డబ్లర్ గా ఎలా పనిచేస్తుందో ఇప్పుడు మనం చూద్దాం కాబట్టి ఇది నెట్ కరెంట్ అవుట్పుట్ కాబట్టి LO యొక్క ఒక హాఫ్ సైకిల్ లో డయోడ్ D1 కండక్ట్ అవుతుంది మిగతా హాఫ్ లో డయోడ్ D2 కండక్ట్ అవుతుంది మరియు అవి యాంటీ పారలల్ కాబట్టి కరెంట్ దిశలు తారుమారు చేయబడతాయి మరియు ఈ కరెంట్ వైవిధ్యం ωLO బై 2 ఫ్రీక్వెన్సీ వద్ద జరుగుతుంది ఇది సప్లై ఫ్రీక్వెన్సీ ఇప్పుడు g1 మొదటి డయోడ్ D1 యొక్క డయోడ్ కండక్తెన్స్ g2 ఇది మీరు గమనించండి ఈ రెండు కండక్తెన్స్ వేవ్ ఫామ్స్ ఒకదానితో ఒకటి ఫేజ్ లో లేవు అందువల్ల ఈ రెండు కండక్టెన్స్ వేవ్ఫార్మ్ల మొత్తం నికర కండక్తెన్స్ ఇలా ఉంటుంది మరియు ఇది LO వద్ద సరఫరా చేయబడిన ఫ్రీక్వెన్సీకి రెండింతలు కాబట్టి నికర ఫ్రీక్వెన్సీ g మారుతున్నప్పుడు సప్లై ఫ్రీక్వెన్సీ ωLO లో సగం అయినప్పటికీ ఇది ωLO తప్ప మరొకటి కాదు ωRF మరియు ωLO యొక్క మిక్సింగ్ ఈ విధంగా సాధించబడుతుంది మరియు మీకు కావలసిన IF సిగ్నల్ లభిస్తుంది ωLO బై 2 మరియు ωRF ని మిక్సింగ్ చేస్తే ఏమి జరుగుతుందో తెలిస్తే ఏమి మీరు ఆశ్చర్యపోతారు కాబట్టి ఈ ప్రాథమిక మిక్సింగ్ అవుట్పుట్లో కనిపించకుండా ఉంటుంది ఎందుకంటే డయోడ్ ల లో ఒకటి ωLO బై 2 ద్వారా అన్నిబేసి హార్మోనిక్లతో కలపడం కోసం షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ అమరిక కారణంగా ఉత్పన్నమయ్యే మిక్సింగ్ అవుట్ పుట్ లు ωRF మరియు ωLO మాత్రమే అవుట్పుట్ ల వద్ద కనిపిస్తుంది మరియు ఇతరవి ఆపివేయబడతాయి లేదా అవి ఇక్కడ తిరుగుతాయి కాబట్టి సబ్ హర్మోనికల్లీ పంప్ చేయబడిన మిక్సర్లు ఈ విధంగా పనిచేస్తాయి తరువాత ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ అని పిలువబడే ఒక ముఖ్యమైన మిక్సర్ రకాన్ని చూస్తాము ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్ల కోసం మనము ఉపయోగిస్తున్న సర్క్యూట్ ఇది కాబట్టి మనకు రెండు హైబ్రిడ్లు 90° హైబ్రిడ్లు ఉన్నాయి ఒకటి RF 90° హైబ్రిడ్ మరొకటి IF 90° హైబ్రిడ్ మనకు రెండు వేర్వేరు మిక్సర్లు ఉన్నాయి మరియు LO 0 పవర్ డివైడర్ ఉపయోగించి ఇవ్వబడుతుంది కాబట్టి ప్రాథమికంగా ఈ రెండు మిక్సర్లకు ఇచ్చిన LO ఫేజ్ లో ఉంది ఇప్పుడు ఇన్పుట్ వద్ద కావలసిన RF సిగ్నల్తో పాటు ఇమేజ్ సిగ్నల్ ఉన్నప్పుడు ఏమి జరుగుతుందో పరిశీలిద్దాం ఈ సిగ్నల్ ఈ పాయింట్ వద్ద హైబ్రిడ్ ద్వారా పంపినప్పుడు రెండు ఈ సిగ్నల్స్ ఫేజ్ 90° కి మార్చబడుతుంది కాబట్టి RF మరియు IM రెండూ ఫేజ్ చేంజెస్ ని కలిగి ఉంటాయి 90° 180° ఈ పాయింట్ వద్ద రెండు షిఫ్ట్ లు ఉంటాయి మిక్సింగ్ చర్య జరిగినప్పుడు ఇది vRF 90° ఫేజ్ తో ఉంది LO 0° ఫేజ్ గా ఉంటుంది ఈ రెండింటి మధ్య మిక్సింగ్ జరిగితే ఆ మిక్సింగ్ కారణంగా IF ఉత్పత్తి అవుతుంది కాబట్టి RF సిగ్నల్ 90° ఫేజ్ తో ఉంది కనుక IF అవుట్ పుట్ లభిస్తుంది అయితే ఇది IM సిగ్నల్ 90° గా ఉన్నప్పుడుఇది 0° LO సిగ్నల్ తో మిశ్రమంగా ఉన్నప్పుడు వాటి ఇమేజ్ ఫ్రీక్వెన్సీ 90° ఫేజ్ కారణంగా IF అవుట్ పుట్ వస్తుంది అదేవిధంగా ఈ 0° ఫేజ్ లో ఉన్న LO సిగ్నల్ 1800 ఉన్న RF సిగ్నల్తో మిళితం అవుతుంది మరియు ఇది 180° ల ఫేజ్ తో IF అవుట్పుట్ ను ఉత్పత్తి చేస్తుంది LO సిగ్నల్ ఇమేజ్ సిగ్నల్తో మిళితం అవుతుంది మరియు ఇది 180° ఫేజ్ తో IF అవుట్పుట్ను కూడా ఉత్పత్తి చేస్తుంది కాబట్టి గుర్తుంచుకోండి మిక్సర్ అవుట్పుట్ వద్ద ఈ ప్రత్యేక ఫేజ్ లో ఫేజ్ డిఫరెన్స్ గమనించబడుతుంది అయితే RF అవుట్పుట్ మరియు RF కారణంగా IF అవుట్పుట్ ఇది ఇమేజ్ ఒకే ఫేజ్ లో ఉంటుంది ఇప్పుడు ఈ రెండు సంకేతాలు IF హైబ్రిడ్ 900 ఇన్పుట్ వద్ద వర్తించేటప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి IF హైబ్రిడ్కు రెండు అవుట్పుట్లు ఉన్నాయి ఒకటి LSB IF అవుట్పుట్ ఒకటి USB IF అవుట్పుట్ కాబట్టి ఈ ప్రత్యేక పాయింట్ మనము చూస్తాము ఈ సిగ్నల్ మరింత 90° ద్వారా మార్చబడుతుంది కాబట్టి మనకు 900 900 అంటే 0 మనకు 900 900 అంటే 180 ఈ ప్రత్యేక ఇన్పుట్ సిగ్నల్ నుండి ఈ సమయంలో మనకు 180° ఫేజ్ చేంజ్ ఉంది కాబట్టి మనకు 1800 1800 గా ఉంటుంది ఇది మనకు 00 1800 1800 ఉంటుంది ఇది మళ్ళీ 00 ఇప్పుడు మీరు RF కారణంగా IF భాగాలను చూస్తే ఇది ఒకటి మరియు ఇది ఒకటి అవి ఫేజ్ లో ఉన్నాయి ఇమేజ్ కారణంగా IF భాగాలు అవి ఫేజ్ లో లేవు కాబట్టి అవి రద్దు చేయబడతాయి మరియు ఈ ప్రత్యేకమైన పోర్ట్ వద్ద మీరు RF సిగ్నల్ కారణంగా మాత్రమే IF భాగాన్ని పొందుతారు అదేవిధంగా USB IF లో RF భాగాలు రద్దు చేయబడతాయి మరియు చిత్రం నిలుపుకోవడం వలన IF అవుట్పుట్ ఉంటుంది కాబట్టి USB IF పోర్ట్ వద్ద ఇమేజ్ సిగ్నల్ కారణంగా మాత్రమే మీకు IF సిగ్నల్ లభిస్తుంది కాబట్టి RF కారణంగా IF భాగాలు ఎలా ఉంటాయి మరియు ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్లను ఉపయోగించి ఇమేజ్ వేరు చేయబడుతుంది కాబట్టి మనము ఈ ప్రత్యేక ఉపన్యాసంలో వివిధ రకాల మిక్సర్ల సర్క్యూట్లను అధ్యయనం చేశాము వీటిని సమీక్షిద్దాం కాబట్టి మొదట మనము ఒక డయోడ్ను పరిగణించాము అది మిక్సర్గా ఎలా పని చేస్తుంది ఒక FET ప్రాథమికంగా మిక్సింగ్ చర్యను ఎలా ఇస్తుంది తరువాత మనము FET లను అలాగే డయోడ్లను ఉపయోగించి సింగిల్ డయోడ్ మిక్సర్లను అధ్యయనం చేశాము తరువాత మనము సింగిల్ బ్యాలెన్స్డ్ మిక్సర్లను అధ్యయనం చేశాము మనము డబుల్ బ్యాలెన్స్డ్ మిక్సర్లను అధ్యయనం చేశాము సబ్ హార్మోనికల్ గా పంప్ చేసిన మిక్సర్లను అధ్యయనం చేశాము చివరకు ఇమేజ్ రిజెక్ట్ మిక్సర్లను అధ్యయనం చేశాము కాబట్టి మిక్సర్ కాన్ఫిగరేషన్ల యొక్క ప్రధాన రకాలు ఇవి మరియు తరువాతి ఉపన్యాసంలో ఈ విభిన్న మిక్సర్ సర్క్యూట్లు ఒకదానితో ఒకటి పోల్చి చూస్తాము మొదటి ఉపన్యాసంలో మనము చర్చించిన వివిధ పనితీరు కొలమానాల కోసం ఎలా పని చేస్తామో చూద్దాం మనము పోలికను చూశాము మరియు దాని ఆధారంగా మిక్సర్ రూపకల్పన చేసేటప్పుడు డిజైన్ అంశాలను ఎలా పరిగణించాలో చూద్దాం ధన్యవాదములు